అందరికీ నమస్కారం మునుపటి అధ్యాయం లో లో పాస్ ఫిల్టర్ను హై పాస్ ఫిల్టర్గా ఎలా మార్చవచ్చో చూశాము కాబట్టి ఉదాహరణకు మీకు బటర్వర్త్ లేదా చెబిషెవ్ హై పాస్ ఫిల్టర్ కావాలంటే అప్పుడు మనం సంబంధిత బటర్వర్త్ లేదా చెబిషెవ్ లో పాస్ ఫిల్టర్ డిజైన్ను ప్రారంభిస్తాము మరియు అన్ని g పారామితులను కనుగొనాలి మరియు అప్పుడు మనం ఏమి చేయాలి మనం 2 పనులు చేయాలి మొదటిది లో పాస్ ఫిల్టర్ విషయం లో అన్ని ఇండక్టర్స్ కెపాసిటర్లుగా మారుతాయి మరియు అన్ని కెపాసిటర్లు ఇండక్టర్స్ గా మారతాయి మరియు హై పాస్ ఫిల్టర్ కోసం క్యాపిటల్ G పారామితులను 1 gkద్వారా పొందవచ్చు ఇక్కడ g అనేది లో పాస్ ఫిల్టర్కు సంబంధించిన పారామితులు మరియు మీరు కొత్త G పారామితులను C లు మరియు L లు పొందిన తర్వాత మీరు C మరియు L విలువలను పొందడానికి ఇంపెడెన్స్ మరియు ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ ఫర్మేషన్ ను ఉపయోగించవచ్చు మరియు లో పాస్ ఫిల్టర్ నుండి బాండ్ పాస్ ఫిల్టర్ ట్రాన్స్ ఫర్మేషన్ కు మనం ఏమి చేయాలి ప్రతి ఇండక్టర్ వాస్తవానికి సిరీస్ ఇండక్టర్ మరియు కెపాసిటర్ ద్వారా భర్తీ చేయ బడుతుంది మరియు ప్రతి కెపాసిటర్ పారలల్ ఇండక్టర్ మరియు కెపాసిటర్ ద్వారా భర్తీ చేయ బడుతుంది అప్పుడు మనం 100 MHz వద్ద బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క ఉదాహరణ ను చూశాము అక్కడ మనం కాంపొనెంట్స్ ను సవరించాము కాబట్టి అప్పుడు మనం మూడవ ఆర్డర్ బటర్వర్త్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ డిజైన్ను 100 MHz వద్ద చూశాము మీరు మళ్లీ బటర్వర్త్ లో పాస్ ఫిల్టర్తో ఈ ప్రక్రియ చేయడం చాలా సులభం ఆపై లో పాస్ ఫిల్టర్లోని ఇండక్టర్ మరియు కెపాసిటర్ను బ్యాండ్ పాస్ ఫిల్టర్ కోసం సంబంధిత పారలల్ లేదా సిరీస్ కలయికకు మారుస్తుంది కాబట్టి ఇది రియలైజ్ చేసిన సర్క్యూట్ ఏదేమైనా ఆ అసలు డిజైన్ సర్క్యూట్ అప్పుడు ఇండక్టర్స్ మరియు కెపాసిటర్ల అందుబాటులో ఉన్న ఆచరణాత్మక విలువలకు మార్చబడింది మరియు ఇది సంబంధిత PCB ఇక్కడ ఇవి హోల్ ద్వారా పూతపూసిన వి అని నేను ప్రస్తావించాను మరియు హోల్స్ ద్వారా పూతపూసిన సంఖ్య కూడా ఇక్కడ సృష్టించబడుతుంది కాబట్టి ఇది గ్రౌండ్కి సరైన షార్టింగ్ను అందిస్తుంది అప్పుడు మనం సిములేటెడ్ మరియు కొలిచిన ఫలితాలను చూశాము కొలిచిన ఫలితాల కోసం వాస్తవానికి ఫ్రీక్వెన్సీ లో ఒక చిన్న వ్యత్యాసం ఉందని మనం గమనించాము చాలావరకు ఫ్రీక్వెన్సీ లో తగ్గుదల ఉందని మనం చూస్తాము ఇది ఎందుకంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ పారాసైటిక్ ఇండక్టెన్స్లు మరియు కెపాసిటెన్స్లను అందిస్తుంది కనుక కాబట్టి మీరు బ్యాండ్ పాస్ ఫిల్టర్ డిజైన్ చేస్తున్నప్పుడు మీరు తప్పక పరిగణించాలి PCB కి సంబంధించిన కొన్ని పారాసైటిక్ ఇండక్టెన్సులు మరియు కెపాసిటెన్సులు ఉండ వచ్చు కాబట్టి మీరు తప్పక సంబంధిత జాగ్రత్త లు తీసుకో వాలి అప్పుడు ఇక్కడ నుండి మనం బ్యాండ్ పాస్ ఫిల్టర్ను గ్రహించడానికి మైక్రోస్ట్రిప్ లైన్లు ఉన్న తదుపరి కాన్సెప్ట్కు మార్చాము ఎండ్ కపుల్డ్ ఫిల్టర్ గురించి మనం మాట్లాడాము ఇక్కడ రెసొనేటర్ చివరిలో కప్లింగ్ జరుగుతుంది బ్యాండ్విడ్త్కు ఇది 5 శాతం కన్నా తక్కువ అని నేను ప్రస్తావించాను ఎందుకంటే కప్లింగ్ చాలా బలహీనం గా ఉంది కపుల్డ్ లైన్ను ఉపయోగించడం ద్వారా మనం వేర్వేరు రెసొనేటర్ల మధ్య కప్లింగ్ పెంచవచ్చు మరియు తరువాత బ్యాండ్విడ్త్ను 5 శాతం నుండి 20 శాతం వరకు పెంచవచ్చు ఎక్కువ బ్యాండ్విడ్త్ కోసం సాధారణం గా డైరెక్ట్ కపుల్డ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్లు సాధారణ భావనను చూడటానికి ఉపయోగించబడతాయి ఒకవేళచివరిలో λ 4 పొడవు చిన్నది ఉంటే షార్ట్ ఓపెన్ సర్క్యూట్గా పని చేస్తుంది కాబట్టి ఇన్ పుట్ అవుట్ పుట్ వైపుకు వెళుతుంది కాబట్టి ఇది సింగిల్ సెక్షన్ గా ఇది మల్టిపుల్ సెక్షన్ కి ఉదాహరణ కాబట్టి మల్టిపుల్ λ 4 సెక్షన్స్ ఉపయోగించబడ్డాయి ఇవి చివరిలో చిన్నవిగా ఉంటాయి వాస్తవానికి λ 4 షార్ట్డ్ సెక్షన్ ని ఉపయోగించటానికి బదులుగా మీరు ఓపెన్ ఎండెడ్ λ2 సెక్షన్ ని ఉపయోగించవచ్చు మనం బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ డిజైన్ ను చూశాము మనం లైన్ యొక్క పొడవు λ 4 ను ఉపయోగించవచ్చు కానీ మీరు షాట్ సర్క్యూట్కు బదులుగా దానిని ఓపెన్ సర్క్యూట్ చేయాలి కాబట్టి అది ఓపెన్ ఉంటే మరియు పొడవు λ 4 అయితే ఓపెన్ ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వలె పని చేస్తుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి ఏమీ వెళ్ళదు అప్పుడు మనం ఉదాహరణ ను తీసుకున్నాము ఇక్కడ పోర్ట్ 1 నుండి పోర్ట్ 2 కి వెళ్ళే సాధారణ ట్రాన్స్మిషన్ లైన్ ఉంది మరియు తరువాత రిజొనేటర్ కనెక్ట్ చేయబడింది మరియు మీరు ఇక్కడ చూడ వచ్చు కాబట్టి 50 ఓం లైన్ ఇంపెడెన్స్కు అనుగుణంగా మనం ఎంచు కున్న FR 4 సబ్స్ట్రేట్కు అనుగుణంగా ఉండే 1 5 mm లైన్ వెడల్పు ను లెక్కించాము ఈ ప్రత్యేక రిజొనేటర్ యొక్క వెడల్పు 0 5 mm గా తీసుకోబడింది మరియు లైన్ యొక్క పొడవు 42 mmగా తీసుకోబడింది కాబట్టి ఈ S21 మొదటి స్పందనను నేను మీకు ప్రతిస్పందన లో చూపించాను కాబట్టి ఇది S21 ప్రతిస్పందన అని మీరు చూడ వచ్చు కాబట్టి ఈ పొడవు λ 4 అయినప్పుడు మరియు పొడవు λ 4 అయితే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్గా పని చేస్తుంది కాబట్టి 1 నుండి 2 వరకు ఏమీ వెళ్ళదు కాబట్టిఅవుట్ పుట్ S21అని మీరు చూడ వచ్చుఇదిచాలా చాలా చిన్నది ఇక్కడ సంఖ్య మైనస్ 25 dB కి దగ్గరగా ఉందని మీరు చూడ వచ్చు అప్పుడు రెండు రెట్లు రెట్టింపు ఫ్రీక్వెన్సీలో ఈ పొడవు λ బై 2 అవుతుంది కాబట్టి 2 GHz కి దగ్గరగా ఉన్నప్పుడు ఈ పొడవు λ బై 2 గా ఉందని మీరు చూడవచ్చు కాబట్టి ఇక్కడ ఓపెన్ ఇక్కడ ఓపెన్ లాగా పని చేస్తుంది కాబట్టి ఇన్ పుట్ ఏమైనా అవుట్ పుట్ కు వెళుతుంది ఇది బ్యాండ్ పాస్ ఫిల్టర్ అని మీరు ఇక్కడ చూడ వచ్చు ఇప్పుడు ట్రిపుల్ ఫ్రీక్వెన్సీ వద్ద ఇది 3 GHz కి దగ్గరగా ఉంటుంది ఆ పొడవు ఇప్పుడు 3λ 4 గా మారుతుంది బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ యొక్క ప్రతిస్పందన అవుతుంది కాబట్టి ఇది సంబంధిత S11 యొక్క ప్రతిస్పందన కాబట్టి అవుట్ పుట్ కు ఏమీ వెళ్ళ నప్పుడు ప్రతిదీ తిరిగి ప్రతిబింబిస్తుంది మరియు ప్రతి దీ అవుట్ పుట్ కు వెళుతున్నట్లయితే ఏమీ తిరిగి ప్రతిబింబించదు ఇప్పుడు బ్యాండ్ పాస్ ఫిల్టర్ బ్యాండ్విడ్త్ చాలా పెద్దది కాబట్టి మీరు ఇక్కడ చూడ వచ్చు మరియు మనం తక్కువ బ్యాండ్విడ్త్ కోరుకునే అప్లికేషన్ కూడా ఉండ వచ్చు కాబట్టి తక్కువ బ్యాండ్విడ్త్ను ఎలా పొందవచ్చో చూద్దాం ఇప్పుడు వెడల్పు యొక్క ప్రభావాన్ని చూస్తాము కాబట్టి ఈ ప్రత్యేక ఉదాహరణ లో మనం మార్చిన ఒకే ఒక విషయం ఉంది ఇక్కడ 0 5 mm వెడల్పు కు బదులుగా ఇప్పుడు 3 mm అయ్యింది మరియు వెడల్పు పెరిగి నప్పుడు బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క బ్యాండ్విడ్త్ తగ్గిందని మీరు ఇప్పుడు చూడ వచ్చు కాబట్టి ఇక్కడ ఈ వెడల్పు ను పెంచడం ద్వారా బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క బ్యాండ్విడ్త్ను తగ్గించవచ్చు కాబట్టి మరొక ఉదాహరణ ను తీసుకుందాం ఇక్కడ మనం ఈ ఓపెన్ సర్క్యూట్ను షార్ట్ సర్క్యూట్ ద్వారా భర్తీ చేసాము కాబట్టి దయచేసి గుర్తు కు తెచ్చుకోండి ఇక్కడ 2 GHz వద్ద ఇది బ్యాండ్ పాస్ ఫిల్టర్ లాగా పని చేస్తుంది 1 GHz వద్ద ఇది బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ లాగా పని చేస్తుంది కానీ ఇప్పుడు మనం షార్ట్ గా చేసినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి ఇది షార్ట్ అయినప్పుడు పొడవు λ 4 కు సమానమైనప్పుడు బ్యాండ్ పాస్ ఫిల్టర్గా మారడాన్ని మీరు చూడ వచ్చు దీనికి కారణం ఇది షార్ట్ అయినప్పుడు మరియు పొడవు λ 4 షార్ట్ గా ఉంటే ఓపెన్ సర్క్యూట్ లాగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఇన్ పుట్ ఏమైనా అవుట్ పుట్ కు వెళుతుంది కాబట్టి ఈ రెట్టింపు నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ వద్ద ఇది బ్యాండ్ పాస్ ఫిల్టర్ ప్రతిస్పందన ఇది బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ లాగా పని చేస్తుంది ఎందుకంటే ఇక్కడ పొడవు λ బై 2 కు సమానం గా ఉన్నప్పుడు షార్ట్ గా పని చేస్తుంది పొడవు 3 λ 4 కు సమానం గా ఉన్నప్పుడు మళ్ళీ ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ లాగా పని చేస్తుంది అంటే ఈ నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ లో సుమారు మూడు రెట్లు కాబట్టి ఈ ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ నుండి బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్కు బ్యాండ్ పాస్ ఫిల్టర్కు ఆపై బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్కు వెళ్తుందని మనం చూడ వచ్చు ఇప్పుడు ఇది చాలావరకు ఆచరణాత్మకం గా ఉండకపోవచ్చు ఎందుకంటే మీరు ఫ్రీక్వెన్సీ ని 1 GHz ప్రాంతం లో అనుమతిస్తున్నారని అనుకుందాం కానీ ఇది 3 GHz ప్రాంతం లో కూడా ఫ్రీక్వెన్సీలను అనుమతిస్తుంది కాబట్టి ఈ ప్రత్యేక సమస్య కు కొన్ని ప్రత్యామ్నాయ పరిష్కారాలను చూద్దాం కాబట్టి ఇక్కడ 2 λ 4 షార్ట్డ్ కపుల్డ్ లైన్ ఉపయోగించి బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఉంది కాబట్టి మన దగ్గర ఉన్న దాన్ని చూద్దాం కాబట్టి ఇక్కడ ఈ పొడవు వాస్తవానికి λ 4 గా తీసుకోబడింది మరియు ఇక్కడ మనకు షార్ట్ సర్క్యూట్ ఉంది ఇప్పుడు ఈ ప్రత్యేకమైన రిజొనేటర్ ని ఎక్కడ ఫీడ్ చేయాలో మనం నిర్ణయించుకోవాలి కాబట్టి ఇది షార్ట్ సర్క్యూట్ అని మీరు ఇక్కడ చూడ వచ్చు కాబట్టి షార్ట్ సర్క్యూట్ వద్ద ఇన్ పుట్ ఇంపెడెన్స్ 0 కి సమానం గా ఉంటుంది ఎందుకంటే ఇంపెడెన్స్ ఏమీ కాదు కాని ఓల్టేజ్ డివైడెడ్ బై కరెంట్అని మనకు తెలుసు కాబట్టి షార్ట్ సర్క్యూట్ వద్ద ఓల్టేజ్ 0 కి సమానం ఈ ప్రత్యేక సమయంలో ఇంపెడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ ఇంపెడెన్స్ V డివైడెడ్ బై I మరియు ఇక్కడ కరెంట్ 0 కి సమానం కాబట్టి ఇంపెడెన్స్ ఇక్కడ 0 ఇంపెడెన్స్ ఇక్కడ చాలా ఎక్కువ కాబట్టి ఈ మధ్య ఎక్కడో ఒకచోట ఒక పాయింట్ వద్ద 50 ఓం ను మనం కనుగొనవచ్చు కాబట్టి మనం కొంచెం డిజైన్ చేయాలి మరియు ఆప్టిమైజేషన్ కూడా చేయాలి కాబట్టి ఇక్కడ 50 ఓం లైన్ ఫీడ్ ఇన్ పుట్ ఉంది ఇక్కడ ఈ నిర్దిష్ట సమయంలో అవుట్ పుట్ ఉంది మళ్ళీ మనం ఇంతకు ముందులా FR4 సబ్ స్ట్రేట్ ఉపయోగించాము ఈ ప్రత్యేక సందర్భం లో పొడవు 40 mm కి సమానం దీనికి కారణం బ్యాండ్ పాస్ ఫిల్టర్ 1 05 GHz వద్ద రూపొందించబడింది మునుపటి సందర్భం లో డిజైన్ 1 GHz వద్ద ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ పెరిగినందున పొడవు ను కొద్దిగా తగ్గించాలి కాబట్టి ఇక్కడ 2 రెసొనేటర్ల మధ్య గ్యాప్ 0 5 mm ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ కోసం కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఇది IE3D సాఫ్ట్వేర్ను ఉపయోగించి విశ్లేషణ జరిగింది కాబట్టి ఈ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఏమి చూపిస్తుందో చూద్దాం కాబట్టి ఇక్కడ నీలం రంగు 0 కరెంట్ చూపిస్తుంది మరియు ఇక్కడ ఎరుపు గరిష్ట కరెంట్ చూపిస్తుంది కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ కరెంట్కు అనుగుణమైన ఓపెన్ సర్క్యూట్ చాలా చిన్నదిగా లేదా అతితక్కువ గా ఉంటుందని మాకు తెలుసు ఇది నీలం రంగు తోసూచించబడినది ఇది షార్ట్ సర్క్యూట్ చేయబడి నది ఇక్కడ కరెంట్ గరిష్టంగా ఉంటుంది కాబట్టి అది ఎరుపు రంగు ద్వారా చూపబడుతుంది మరియు ఈ మొత్తం విషయం చాలా తక్కువ కరెంట్ నుండి చాలా ఎక్కువ కరెంట్ వరకు మారు తూ ఉంటుంది కాబట్టిమనం ఈ తరంగ రూపాన్ని ఇలా తీసు కుంటే ఇది ఏమీ కాదని మీరు చెప్పవచ్చు కాబట్టి 0 నుండి పీక్ వరకు λ 4 ఉంటుంది కాబట్టి ఈ λ λ 4 కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ యొక్క ప్రతిస్పందన ను ఇప్పుడు చూద్దాం కాబట్టి ఇది S21 కాబట్టి ఇది బ్యాండ్ పాస్ ఫిల్టర్ లాగా పనిచేస్తుందని మీరు చూడ వచ్చు మరియు చాలా పవర్ ఇన్ పుట్ నుండి అవుట్ పుట్ వైపుకు వెళుతున్నందున S11 చాలా మంచిదని మీరు చూడ వచ్చు S11 ఉన్నందున రిఫ్లెక్టెడ్ పవర్ మైనస్ 30 dB కన్నా చాలా తక్కువగా ఉందని మీరు చూడ వచ్చు అయినప్పటి కీ మీరు ఇక్కడ ఒక చిన్న సమస్య ను చూడ వచ్చు మరియు అది ఏమిటంటే అక్కడ ఇన్సర్షన్ లాస్ ఉంది ఈ విలువ 0 dB కి దగ్గరగా లేదని మీరు చూడ వచ్చు కానీ దీనికి ఇన్సెర్షన్ లాస్ ఉంది కాబట్టి ఇన్సర్షన్ లాస్ ఎందుకు ఉంది దానికి కారణం మనం ఈ ప్రత్యేకమైనరెసొనేటర్ ని ఫీడ్ చేయడం మరియు ఈ రెసొనేటర్ కప్లింగ్ గ్యాప్ ద్వారా జరుగుతోంది ఇది ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్తో కలిసి ఉంటుంది మరియు తరువాత పవర్ ఇక్కడ కు వెళుతుంది మరియు మనం గ్లాస్ ఎపోక్సీ ఉపరితలం అయిన లాస్సీ సబ్స్ట్రేట్ను తీసుకున్నాము కాబట్టి మనం సాపేక్షం గా మంచి నాణ్యమైన ఉపరితలం ఉపయోగిస్తే ఈ ఇన్సర్షన్ లాస్ ని తగ్గించవచ్చు మీరు ఇక్కడ చూడగలిగే మరో విషయం ఏమిటంటే ఈ తగ్గుదల తరువాత అది పెరుగుతోంది వాస్తవానికి ఈ ప్రత్యేక ఫ్రీక్వెన్సీ లో మూడు రెట్లు ఎక్కువ అని నేను మీకు చెప్తాను ఇది బ్యాండ్ పాస్ ఫిల్టర్ లాగా అవుతుంది సరే కానీ ఇక్కడ ప్రతిస్పందన చాలా బాగుంది అని మీరు చూడ వచ్చు కానీ ఇక్కడ నుండి ఇక్కడికి ట్రాన్సిషన్ ఇంకా చాలా వేగంగా లేదు కాబట్టి ఇక్కడ 2 సెక్షన్ ని ఉపయోగించడానికి బదులు ఇప్పుడు మనం 3 λ 4 విభాగాన్ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి మళ్ళీ మీరు ఇక్కడ ఒక సెక్షన్ ని ఇక్కడ మరొక సెక్షన్ ని చూడ వచ్చు ఇక్కడ మధ్య పొడవు కొద్దిగా ఆప్టిమైజ్ చేయబడింది కాబట్టిఇక్కడ నుండి ఈ ప్రత్యేక పోర్టుకు కప్లింగ్ చేయడం వలన ఆ S11 మెరుగ్గా మారుతుంది ఫీడ్ పాయింట్ కూడా కొద్దిగా సవరించాల్సి వచ్చింది ఇంతకు ముందు ఈ సంఖ్య కొద్దిగా భిన్నం గా ఉందని మీరు చూడ వచ్చు ఇప్పుడు సంఖ్య మార్చబడింది కాబట్టి రిఫ్లెక్షన్ కోఎఫిసిఎంట్ ఆప్టిమైజ్ చేయడానికి కొంచెం ఆప్టిమైజేషన్ చేయవలసిన అవసరం ఉంది నేను మీకు కొంచెం సూచన ను ఇవ్వగలను మీరు ఎల్లప్పుడూ S11ని చూడడానికి బదులుగా స్మిత్ చార్టులోని ఇన్ పుట్ ఇంపెడెన్స్ ప్లాట్ను చూడండి కాబట్టి స్మిత్ చార్టులోని ఇన్ పుట్ ఇంపెడెన్స్ విలువ చిన్న దని చూపిస్తే అంటే ఇక్కడి పోర్ట్ ఇక్కడ షార్ట్ పాయింట్ కు దగ్గరగా ఉంటుంది ఎందుకంటే ఇంపెడెన్స్ చిన్నది కాబట్టి మీరు సిములేషన్ చేయడం ప్రారంభించినప్పుడు ఈ ప్రత్యేకమైన విషయం ఎక్కడ ఉంచాలో మీకు తెలియకపోవచ్చు కాబట్టి మీరు కొంత ఆర్బిటరీ విలువ ను తీసుకోవచ్చు కానీ ఇది 0 అని మీరు తెలుసుకోవాలి ఇది చాలా పెద్దది కాబట్టి 50 ఓం 0 కి దగ్గరగా ఉండాలి కాని ఇక్కడ ఫీడ్ ఇవ్వడానికి మరియు ఇక్కడ నుండి అవుట్ పుట్ తీసుకోవడానికి మనం ఈ ప్రత్యేకమైన పాయింట్ తీసుకున్నామని చెప్పండి కాబట్టి ఇన్ పుట్ ఇంపెడెన్స్ విలువ ను చూడండి అది 50 ఓం లకు బదులుగా 40 ఓం అని చెప్పనివ్వండి అప్పుడు మీరు ఈ ప్రత్యేకమైన దానిని ఎక్కడైతే ఇంపెడెన్స్ ఎక్కువగా ఉంటుందో దాని పైన మార్చండి ఈ నిర్దిష్టపాయింట్ వద్ద ఇన్ పుట్ ఇంపెడెన్స్ 60 ఓం అని అనుకోండి అప్పుడు మీరు పోర్టును ఇక్కడ కొంచెం క్రింది కి మార్చండి ఇక్కడ ఇంపెడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ 3 సెక్షన్ ఫిల్టర్ యొక్క ప్రతిస్పందన ఏమిటో ఇప్పుడు చూద్దాం కాబట్టి మీరు ఇప్పుడు అక్కడ చూడ వచ్చు ప్రతిస్పందన సాపేక్షం గా కోణీయంగా ఉంది మరియు అప్పుడు పోలిస్తే మనం 2 λ 4 సెక్షన్ లను మాత్రమే తీసుకున్నాము కాబట్టి మీరు చూడగలిగేదాన్ని మీరు పోల్చవచ్చు ఇది మునుపటి దానితో పోల్చితే చాలా తక్కువ కానీ మళ్ళీ ఈ విషయాలన్నీ ఈ ప్రత్యేక ఫ్రీక్వెన్సీ లో మూడు రెట్లు ఎక్కువ రెసొనేట్ అవ్వడం ప్రారంభిస్తాయని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు అనేక అప్లికేషన్స్ లలో దీనిని ఉపయోగించకపోవచ్చు కాబట్టి మీరు చేయవలసినది ఏమిటంటే మీరు మూడవ ఆర్డర్ ఫిల్టర్ వద్ద బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ను ఉంచవలసి ఉంటుంది లేదా మీరు లో పాస్ ఫిల్టర్ను ఇంటిగ్రేట్ చేయ వచ్చు కాబట్టి ఇది అధిక ఫ్రీక్వెన్సీ లను అటెన్యుయేట్ చేస్తుంది ఇప్పుడు మనం మరొక ఉదాహరణ తీసుకుందాం మీరు ఎల్లప్పుడూ λ 4 షార్ట్డ్ లైన్ తీసుకోవలసిన అవసరం లేదు ఎక్కడ అయితే మనం 4 λ 2 ఓపెన్ కపుల్డ్ లైన్ యొక్క ఉదాహరణ తీసుకున్నామో ఆ ఉదాహరణ ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ పొడవు λ బై 2 ఇప్పుడు మనం ఫీడ్ పాయింట్ను ఎలా ఎంచుకున్నామో చూద్దాం మీరు ఎక్కడ ఫీడ్ చేయాలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలిఅని నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను మీరు మొదట ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమిటో మొదట అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మరియు ఇప్పుడు పొడవు λ 2 కనుక ఇది ఓపెన్ సర్క్యూట్ ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి కరెంట్ ఇక్కడ 0 పైగా ఉంటుంది అంటే ఇంపెడెన్స్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది కరెంటు విలువ 0ఇంపెడెన్స్ చాలా ఎక్కువ ఈ ప్రత్యేక సమయంలో మనం ఇంపెడెన్స్ 0 కి దగ్గరగా ఉంటుందని చెప్పగలను కాబట్టి ఇది 0 ఇంపెడెన్స్ ఇది గరిష్ట ఇంపెడెన్స్ మరియు ఇది గరిష్ట ఇంపెడెన్స్ కాబట్టి ఈ ప్రత్యేకమైన 0 పాయింట్తో పోలిస్తే మీరు ఇక్కడ 50 ఓం పాయింట్ను ఎక్కడో కనుగొనవచ్చు మీరు ఈ వైపుకు వెళ్ళ వచ్చు ఇది సిమెట్రికల్ కన్ఫిగరేషన్ కాబట్టి మీరు ఏ విధంగానైనా ఎంచుకోవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ను ఉపయోగించడం ద్వారా మీకు S11 లభించిందని మీరు చూడ వచ్చు ఇది కావలసిన బ్యాండ్విడ్త్ కంటే చాలా మంచిది కాబట్టి ఇది సిములేటెడ్ కన్ఫిగరేషన్ ఇక్కడ మనం ఈ ప్రత్యేకమైన విషయం యొక్క ఫ్యాబ్రికేషన్ ను చేసాము కాబట్టి అది కొలవబడిన ప్రతిస్పందన ఈ 2 స్పందనలు వాస్తవానికి సమంజసం గానే ఉంటాయి సరే ఈ స్కేల్ ఇక్కడ ఈ ప్రత్యేకమైన స్కేల్ కంటే భిన్నం గా ఉంటుంది లేకపోతే మ్యాచింగ్ సమంజసం గా మంచిది ఇప్పుడు మనం ఈ λ 2 రెసొనేటర్లను స్ట్రైట్ లైన్ గా తీసుకోలేము ఎందుకంటే ఇది ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది మరియు కొన్ని అప్లికేషన్స్ లో స్థల పరిమితులు ఉండ వచ్చు కాబట్టి ఈ ప్రత్యేక సందర్భం లో మీరు ఈ స్ట్రెయిట్ λ 2 రెసొనేటర్లను ఉపయోగించకుండా బెండ్ కాన్ఫిగరేషన్ లను కూడా ఉపయోగించవచ్చు కాబట్టిఇక్కడ స్ట్రైట్ కన్ఫిగరేషన్ ని ఉపయోగించడానికి బదులుగా మనం నిజానికి U యొక్క ఆకారం లో రెసొనెట్ర్స్ ని ఉపయోగించడానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది ఈ కాన్ఫిగరేషన్ మునుపటి కాన్ఫిగరేషన్ మాదిరి గానే ఉందని మీకు చెప్పడానికి డిజైన్ ఫ్రీక్వెన్సీ 1 05 GHz కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యేక సందర్భం లో ఇది λ 2 పొడవు అప్పుడు ఇక్కడ మరొక రెసొనేటర్ ఉంది అప్పుడు మరొక రెసొనేటర్ ఉంది మరియు ఇది అవుట్ పుట్ మరియు ఇన్ పుట్ ఫీడ్ పాయింట్లు ఇప్పుడు ఫీడ్ పాయింట్లను మళ్ళీ ఎలా గుర్తు కు తెచ్చుకుంటాము కాబట్టి ఇది λబై 2 కాబట్టి కరెంట్ ఇక్కడ 0 గా ఉంటుంది కరెంట్ ఇక్కడ గరిష్టంగా ఉంటుంది కరెంట్ ఇక్కడ 0 ఉంటే గరిష్టానికి అనుగుణంగా కరెంట్ ఓల్టేజ్ 0 ఉంటుంది కాబట్టి ఇంపెడెన్స్ ఇక్కడ 0 అవుతుంది ఇంపెడెన్స్ ఇక్కడ గరిష్టంగా ఉంటుంది కాబట్టి 0 మరియు గరిష్ట ఇంపెడెన్స్ మధ్య మనం ఆప్టిమైజ్ చేయాలి ఈ ప్రత్యేకమైన ప్రదేశం నుంచి మనకు సుమారు 50 ఓం ఇంపెడెన్స్ మ్యాచింగ్ లభిస్తుంది కాబట్టి ఇది S11 ప్రతిస్పందన అని మీరు ఇక్కడ చూడ వచ్చు మ్యాచింగ్ చాలా బాగుంది అని మీరు చూడ వచ్చు ప్రతి దీ ఈ ప్రత్యేక ప్రాంతం లో మైనస్ 20 dB కన్నా తక్కువ కాబట్టి ఇది S21 ప్రతిస్పందన కి ఒక చిన్న ఇంసెర్షన్ లాస్ ఉందని మీరు చూడ వచ్చు ఇది 0 dB ఇది మైనస్ 5 dB కి దగ్గరగా ఉందని ఇక్కడ మనం చూడ వచ్చు కాబట్టిఅక్కడ దాదాపు మైనస్ 2 dB లేదా అంతకంటే ఎక్కువ ఇంసెర్షన్ లాస్ ఉంది కాబట్టి ఇది మళ్ళీ ఫ్యాబ్రికేట్ చేయబడింది కాబట్టి ఇది ఫ్యాబ్రికేటెడ్ PCB మరియు ఇది కొలవబడిన ప్రతిస్పందనఇది S21అని మీరు ఇక్కడ చూడగలరు ఇది ఇక్కడ ఈ ప్రత్యేక ప్రతిస్పందన కు సమానం గా కనిపిస్తుంది మరియు ఇది S11 ప్రతిస్పందన కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇది మీరు ఇక్కడ చూడగలిగే మైనస్ 10 డిబి లైన్ మరియు ఇది S11 కి ప్రతిస్పందన బ్యాండ్విడ్త్పై మ్యాచింగ్ చాలా మంచిదని మీరు చూడ వచ్చు ఇది ఇక్కడ ఈ ప్రత్యేక విభాగం ద్వారా ఇవ్వబడింది ఈ ప్రత్యేకమైన పాస్ బ్యాండ్లో ప్రతిస్పందన సాపేక్షం గా ఇది ఫ్లాట్ గా ఉందని మీరు చూడ వచ్చు ఇప్పుడు మీరు ఫ్రీక్వెన్సీ ని ట్యూన్ చేయాల్సిన అనేక అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రత్యేక సందర్భం లో మీరు స్థిర మైక్రోస్ట్రిప్ లైన్ను ఉపయోగించలేరు ఎందుకంటే స్థిర మైక్రోస్ట్రిప్ లైన్ మీకు స్థిరమైన ప్రతిస్పందన ను ఇస్తుంది మీరు వాటిని మార్చలేరు సరే వాస్తవానికి మనం ఇండక్టర్ మరియు కెపాసిటర్ రియలైజేషన్ చేసినప్పుడు ఇది లంప్డ్ ఎలిమెంట్స్ యొక్క రియలైజెషన్ అక్కడ మీరు ట్యూనబుల్ ఇండక్టర్ లేదా ట్యూనబుల్ కెపాసిటర్ను ఉంచవచ్చు కానీ మళ్ళీ మీరు ముల్టీపుల్ సెక్షన్స్ యొక్క ట్యూనింగ్ ఎలా చేస్తారు అనే దానిపై సమస్య వస్తుంది కాబట్టి ఆ ట్యూనబుల్ ఇండక్టర్స్ లేదా కెపాసిటర్లను ఉపయోగించటానికి బదులుగా మరియు చాలా సార్లు ఆ ఇండక్టర్స్ మరియు కెపాసిటర్లు మాన్యువల్లీ ట్యూన్ చేయబడతాయి కాబట్టి ఎవరైనా ఇండక్టర్స్ మరియు కెపాసిటర్ల విలువల ను మాన్యువల్లీ మార్చాలి కాబట్టి మాన్యువల్ మార్పు ను ఉపయోగించటానికి బదులుగా ఫ్రీక్వెన్సీ ని మార్చడానికి మనం వ్యారక్టర్ డయోడ్ ను ఉపయోగించవచ్చు కాబట్టి మొదట నిజంగా వ్యారక్టర్ డయోడ్ ఏమిటో చూద్దాం ఇప్పుడు వ్యారక్టర్ డయోడ్ యొక్క వివరాలు తదుపరి ఆధ్యాయం లో చర్చించబడతాయి కాని ఈ రోజు నేను మీకు ఇచ్చిన వ్యారక్టర్ డయోడ్ యొక్క లక్షణాలు ఏమిటి కాబట్టి ఇక్కడ ఇన్ఫినియోన్ నుండి వ్యారక్టర్ డయోడ్ ఉంది ఇక్కడ ఒక సంఖ్య ఇవ్వబడింది కాబట్టి ఈ ప్రత్యేకమైన వ్యారక్టర్ డయోడ్ యొక్క ప్రతిస్పందన ఏమిటో చూద్దాం ఇక్కడ X అక్షం వెంట మీరు చూసే ది రివర్స్ బయాస్ ఓల్టేజ్ మరియు రివర్స్ బయాస్ ఓల్టేజ్ 0 నుండి 4 వోల్ట్కు మార్చబడుతుంది మరియు ఇది సంబంధిత కెపాసిటెన్స్ మరియుఇక్కడ రివర్స్ బయాస్ ఓల్టేజ్ 0 వోల్ట్ అయితే మీరు అది చూడ వచ్చు కెపాసిటెన్స్ విలువ 30 pF మరియు రివర్స్ బయాస్ ఓల్టేజ్ 0 నుండి 4 వోల్ట్ వరకు పెరుగుతుంది కెపాసిటెన్స్ విలువ 30 pF నుండి 5 pF వరకు తగ్గుతుంది కాబట్టి వ్యారక్టర్ డయోడ్ కోసం బయాసింగ్ సర్క్యూట్ తదుపరి స్లైడ్లో చూపబడుతుంది కాబట్టి ఇక్కడ మనం ఒక సాధారణ ఫిల్టర్ యొక్క ఉదాహరణ ను తీసుకున్నాము కాబట్టి మనం ఏమి చేసామో ఇక్కడ చూద్దాం ఇది ఒక పోర్ట్ మనం నిజంగా DC బ్లాక్ కెపాసిటెన్స్ ఉంచినట్లు మీరు చూడ వచ్చు మనం ఎందుకు ఉంచాము అని నేను మీకు చెప్తాను కాబట్టి ఇన్ పుట్ అవుట్ పుట్ కు వెళుతుంది మనకు ఆ పొడవు ఉంది దానిని మనం ఒక ఉదాహరణ గా తీసుకుంటాము మరియు పొడవు చివరిలో మనం ఒక వ్యారక్టర్ డయోడ్ను ఉంచాము కాబట్టి నేను చెప్పినట్లు గా వ్యారక్టర్ డయోడ్ వాస్తవానికి ఏమీ కాదు కాని వేరియబుల్ కెపాసిటర్ కాబట్టి ఇది నిర్దిష్ట వ్యారక్టర్ డయోడ్ యొక్క బయాసింగ్ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ మనకు ఉన్నది ఇది V బయాస్ అని చూద్దాం ఇక్కడ సిరీస్ రెసిస్టెన్స్ ఇండక్టర్ ఉంది ఇది ఈ ప్రత్యేకమైన వ్యారక్టర్ డయోడ్కు అనుసంధానించబడి ఉంది ఇప్పుడు R ఎండ్ ఇండక్టర్ల విలువ ఎలా ఉండాలో ఇక్కడ చూద్దాం ఇది ఇప్పుడు ఆధారపడి ఉంటుందని చూడండి ఈ ప్రత్యేకమైన వ్యారక్టర్ డయోడ్కు అవసరమైన కరెంట్ ఏమిటి కాబట్టి మీరు 1 mA యొక్క బయాసింగ్ కరెంట్ అవసరమని లేదా డయోడ్ నుండి డయోడ్ను బట్టి 0 1 mA లేదా 10 mA కావచ్చునని వారు మీకు చెప్పే వ్యారక్టర్ డయోడ్ యొక్క స్పెక్స్లను మీరు అధ్యయనం చేయాలి కాబట్టి దయచేసి దీనికి అవసరమైన బయాసింగ్ కరెంట్ ఏమిటో తనిఖీ చేయండి దీని ప్రకారం R యొక్క విలువ ను ఎంచుకున్నారు ఇక్కడ ఈ ఇండక్టర్ ప్రాథమికం గా RF చౌక్ లాగా పని చేస్తుంది అంటే చాలా ఎక్కువ ఇండక్టెన్స్ కాబట్టి ఇక్కడ మనం బయాస్ వోల్టేజ్ని మారుస్తాము అది 0 వోల్ట్ అయితే ఈ ప్రత్యేకమైన కెపాసిటెన్స్ యొక్క విలువ 30 pF అవుతుంది మరియు ఈ V బయాస్ ఓల్టేజ్ 4 వోల్ట్స్ కి దగ్గరగా ఉంటుంది అప్పుడు ఈ ప్రత్యేకమైన వ్యారక్టర్ డయోడ్ అందించే కెపాసిటెన్స్ 5 pF మరియు మీరు ఇక్కడ చూడ వచ్చు ఇక్కడ మనం ఒక రెసిస్టర్ను ఉంచాము ప్రాథమికం గా ఇది కరెంట్ ఇండక్టర్ను ఇక్కడ పరిమితం చేయడం కోసం ఏమీ లేదు కానీ ఒక RF చౌక్ లేదా సాధారణం గా మనం ఇండక్టర్ యొక్క పెద్ద విలువ ను తీసుకుంటాము కాబట్టి ఇది ఈ AC సిగ్నల్కు అనుగుణంగా ఓపెన్ సర్క్యూట్గా పని చేస్తుంది లేకపోతే మీరు ఈ ప్రత్యేకత ను ఇక్కడ ఉంచకపోతే ఈ AC సిగ్నల్ ఈ డిసి బయాస్ ద్వారా చిన్నదిగా ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు కెపాసిటెన్స్ ఉంచుతాము మనం ఈ కెపాసిటర్ ఉంచడాని కి కారణం కాబట్టి ఈ DC ఓల్టేజ్ ఇన్ పుట్ వైపుకు వెళ్ళ కూడదు లేదా అవుట్ పుట్ వైపుకు వెళ్ళ కూడదు అందువల్ల మనం DC బ్లాక్ కెపాసిటెన్స్ను ఉంచాము ఇప్పుడు ఈ బ్లాక్ కెపాసిటెన్స్ విలువ ఎంత ఉండాలి ఇప్పుడు మీరు దీనిగురించి ఆలోచించేలా నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను కాబట్టి ఇది 1 uF గా ఉంటుంది కాబట్టి ఇది 100 uF కాబట్టి ఇది 1 nF కాబట్టి ఇది 1 pF కాబట్టి DC బ్లాక్ కెపాసిటెన్స్కు సరైన విలువ ఏమిటి ఇప్పుడు ఈ DC బ్లాక్ కెపాసిటెన్స్ల యొక్క ఉద్దేశ్యాన్ని నేను మీకు చెప్తాను ఇది కావలసిన ఫ్రీక్వెన్సీ లో షార్ట్ సర్క్యూట్గా ఉండాలి కాబట్టి Z విలువ 1 jωCకు సమానమని మనకు తెలుసు కాబట్టి C విలువ పెద్దది అయితే Z విలువ చిన్నది అవుతుంది కాబట్టి ఈ కెపాసిటర్ 100 మైక్రోఫరాడ్ లేదా 1 మైక్రోఫారడ్గా వెళ్దాం అని మనం అనుకో వచ్చు కెపాసిటెన్స్ల యొక్క సరైన విలువలు కాదని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ కెపాసిటెన్స్లు మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీ వద్ద పని చేయవు మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీ వద్ద ఈ కెపాసిటెన్స్లో ఎక్కువ భాగం ఇండక్టర్ లాగా కూడా పని చేస్తుంది ఈ అన్ని కెపాసిటర్లకు పారలల్ రెసొనెన్స్ ఉన్నాయని చూడండి మరియు ఈ ఇండక్టర్స్ అన్నీ సిరీస్ రెసొనెన్స్ అంటే నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ వరకు ఇది ఇండక్టర్ గా పని చేస్తుంది ఆ ఫ్రీక్వెన్సీ కి మించి అది కెపాసిటర్గా పని చేస్తుంది కాబట్టి ఈ కప్లింగ్ కెపాసిటర్లకు మీరు లెక్కించేది సరైన విలువ ఇచ్చిన ఫ్రీక్వెన్సీ లో సంబంధిత ఇంపెడెన్స్ ఏమిటి కాబట్టి ఇన్ పుట్ పోర్టులు సాధారణం గా 50 ఓం అని మాకు తెలుసు కాబట్టి ఈ ఇంపెడెన్స్ ఎల్లప్పుడూ 5 ఓం కంటే తక్కువగా ఉండాలి ఎందుకంటే ఇది 50 కాబట్టి 5 ఓం కనీసం 10 వ వంతు ఉంటుంది కానీ సాధారణం గా మీరు ఈ ఇంపెడెన్స్ను 0 5 ఓం నుండి 1 ఓం వరకు ఉండాలని ఎంచుకుంటే అది సరిపోతోంది కాబట్టి మీరు 1 GHz వద్ద పనిచేస్తుంటే మీరు 1 uF లేదా 100 uF ని ఎన్నుకోబోరు 1 nF కొంచెం ఎక్కువ వైపు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 100 నుండి 500 pF కనెక్ట్ అవ్వ డానికి మంచి ఎంపిక అవుతుంది అదేవిధంగా ఇక్కడ ఇండక్టర్ కోసం ఇండక్టర్ ఓపెన్ సర్క్యూట్గా పనిచేయాలి ఇప్పుడు Z jωL కాబట్టి అకారణంగా మళ్ళీ ఇండక్టర్ వీలైనంత పెద్దదిగా ఉండాలిఅని మీరు తీసు కుంటే మళ్ళీ 1 uH అని చెప్పనివ్వండి 1 uH ఇండక్టర్ 1 GHz వద్ద కూడా పనిచేయకపోవచ్చు అది కెపాసిటెన్స్ లాగా ప్రవర్తించవచ్చు ఒక ఇండక్టర్ కెపాసిటెన్స్గా ఎందుకు ప్రవర్తిస్తుంది ఇక్కడ ఇలాంటి వైర్ ఉందని మీరు అనుకుంటున్నారు కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆ ఇండక్టర్ గురించి ఆలోచిస్తాము ప్రతి మలుపు మధ్య కెపాసిటెన్స్ గురించి ఏమిటి కాబట్టి సాధారణం గా తక్కువ ఫ్రీక్వెన్సీ లో అతితక్కువ ఉంటుంది కానీ అధిక ఫ్రీక్వెన్సీ లో పరిగణించదగినదిగా ఉంటుంది కాబట్టి సాధారణం గా చెప్పాలంటే ఈ ఇండక్టర్స్ లో చాలా వరకు సిరీస్ రెసొనేటర్స్ ఉంటాయి కాబట్టి వాస్తవానికి ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ తరువాత అవి ఇండక్టర్ గా పనిచేయకపోవచ్చు కాబట్టి మళ్ళీ ఇండక్టర్ యొక్క సరైన విలువ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఇండక్టర్ ను ఎన్నుకోవటానికి ప్రమాణం ఏమిటి Z jωL గురించి నేనుపేర్కొన్నాను కాబట్టి వారు ఇచ్చిన ఫ్రీక్వెన్సీ ω అంటే ఏమిటో మనకు తెలుసుపోర్ట్ ఇంపెడెన్స్ కంటే 10 రెట్లు ఎక్కువ గా Z విలువ ను ఎంచుకోండి కాబట్టి పోర్ట్ ఇంపెడెన్స్ 50 ఓం అని మనకు తెలుసు కాబట్టి ఈ Z యొక్క విలువ ను 500 ఓం కంటే ఎక్కువ ఎంచుకున్నారు కాని ఖచ్చితం గా 5 కిలో ఓం కంటే ఎక్కువ కాదు కాబట్టి తదనుగుణం గా ఈ విలువలను ఎంచుకున్నారు కాబట్టి మైక్రో వేవ్ ఫ్రీక్వెన్సీ ల వద్ద ఇవి చాలా ముఖ్యమైన విషయం అని మీరు ఇండక్టర్స్ మరియు కెపాసిటర్ల విలువలను ఎంత జాగ్రత్తగా ఎంచుకున్నారో దయచేసి అర్థం చేసుకోండి కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏమి చేసాము కాబట్టి ఈ ప్రత్యేకమైన విషయం IE3D సాఫ్ట్వేర్ను ఉపయోగించి సిములేట్ చేయబడింది ఇప్పుడు IE3D సాఫ్ట్వేర్లో మనం DC బయాసింగ్ సర్క్యూట్ను సిములేట్ చేయలేదు ఇక్కడ మనం సిములేట్ చేసినది ఇది ఇన్పుట్ పోర్ట్ అవుట్ పుట్ పోర్ట్ కాబట్టి ఈ కెపాసిటెన్సులు చాలా తక్కువ ఇంపెడెన్స్లను అందిస్తున్నాయని మనం అనుకున్నాము ఈ ప్రత్యేకమైన విషయం ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుందని మనం భావించాము కాబట్టి మనం ఇక్కడ తీసుకున్న ఏకైక విషయం ఏమిటంటే ఇది వేరియబుల్ కెపాసిటెన్స్ కాబట్టి సిములేట్ కోసం మనం ఇన్ పుట్ పోర్ట్ మరియు అవుట్ పుట్ పోర్ట్ తీసుకుంటాము ఇక్కడ మనం సిములేషన్ కోసం మరొక పోర్టును తీసుకుంటాము అప్పుడు సాఫ్ట్వేర్లో మనం మార్పు చేస్తాము కాబట్టి ఈ పోర్ట్ 3 తొలగించబడింది మరియు అక్కడ మనం ఏమి చేస్తాము మనం కెపాసిటర్ C1 ని కనెక్ట్ చేస్తాము ఇది వ్యారక్టర్ డయోడ్ కెపాసిటెన్స్కు అనుగుణంగా ఉంటుంది మరియు అప్పుడు మీరు గ్రౌండ్కి షార్ట్ చేయబడినది కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ యొక్క ఫలితం ఏమిటో చూద్దాం కాబట్టిఇది కెపాసిటెన్స్ యొక్క 2 విలువలకు S21 ప్రతిస్పందన C విలువ 5 pF కి సమానం C విలువ 30 pF కి సమానం మరియు డిఫరెంట్ బియాసింగ్ మధ్య ప్రతిస్పందన అని మీరు ఊహించవచ్చు C 30 pF రివర్స్ బయాసింగ్ ఓల్టేజ్ 0 ఓల్టేజ్కు అనుగుణంగా ఉంటుంది C 5 pFకు సమానమైన రివర్స్ బయాస్ ఓల్టేజ్ 4 ఓల్టేజ్కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇదిS21యొక్క ప్రతిస్పందన అని మీరు చూడ వచ్చు కాబట్టి ఇక్కడ నలుపు రంగు C విలువ 5 pFకు సమానమైన ప్రతిస్పందనను సూచిస్తుంది ఎరుపు రంగు ప్రతిస్పందన లు C విలువ 30 pFకు సమానం కాబట్టి బ్యాండ్ మార్చబడిందని మీరు చూడ వచ్చు మీరు S11 ప్లాట్ నుండి చూడగలిగే స్పష్టమైన చిత్రం కావచ్చు కాబట్టి దీనికి అనుగుణంగా S11 ప్లాట్ను మీరుపరిశీలిస్తే కెపాసిటెన్స్ 30 నుండి 5 pFకు తగ్గడంతో మనం చూడ వచ్చు కాబట్టి ఇది 30 నుండి 5 కి వెళుతుంది కాబట్టికెపాసిటెన్స్ తగ్గితే రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ కి ఏమి జరుగుతుంది 0 విలువ 1 LC చే ఇవ్వబడుతుంది అనే సాధారణ భావన గురించి ఆలోచించండి కాబట్టి C తగ్గితే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది కాబట్టిమీరు C విలువ 30 నుండి 5 కు తగ్గితే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ కోసం మీరు S21 యొక్క ప్రతిస్పందన ను కూడా చూడ వచ్చు కాబట్టి నేను చెప్పినట్లు గాసమాన పొడవు λ 4 అయినప్పుడు బ్యాండ్ పాస్ ఫిల్టర్ లేదా బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్గా పని చేస్తుంది ఇక్కడ ఇది ఖచ్చితం గా λ 4 పొడవు కాదని నేను చెప్పాలనుకుంటున్నాను పొడవు కెపాసిటెన్స్ ద్వారా లోడ్ అవుతుంది కాబట్టి ఇచ్చిన బయాసింగ్ కండీషన్ కోసం కెపాసిటెన్స్ విలువ పరిష్కరించబడింది కాబట్టి ఇప్పుడు అది ఖచ్చితం గా ఈ విలువ లో సగం కాదని అనుకోకండి దానికి కారణం పొడవు లు λ 4 లేదా λ 2 కాదు ఇవి లోడ్ చేయబడిన లైన్ పొడవు కాబట్టి నిష్పత్తి 1 2 కాదు లేదా మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ ఇది కూడా బ్యాండ్ రిజెక్ట్ కానీ ఈ విలువ ఇక్కడ 3 రెట్లు కాదు ఎందుకంటే దీనికి కారణం ఇది λ 4 పొడవు మాత్రమే కాదు ఇది లోడ్ చేయబడిన లైన్ కాబట్టి లోడ్ చేసిన లైన్ ప్రతిస్పందన భిన్నం గా ఉంటుంది కానీ కెపాసిటెన్స్ 30 నుండి 5 వరకు తగ్గుతున్నందున రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ నుండి ఇక్కడికి పెరుగుతుందని ఇక్కడ చాలా స్పష్టంగా మీరు చూడ వచ్చు కాబట్టి మీరు ఈ నిర్దిష్ట భాగాన్ని బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్గా లేదా ఈ నిర్దిష్ట భాగాన్ని బ్యాండ్ పాస్ ఫిల్టర్గా ఆలోచించవచ్చు మరియు మళ్ళీ ఇది బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్గా పని చేస్తుంది కాబట్టి వ్యారక్టర్ డయోడ్ యొక్క భావనను ఉపయోగించడం ద్వారా మీరు బ్యాండ్ పాస్ ఫిల్టర్ లేదా బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ యొక్క ట్యూనింగ్ చేయ వచ్చు కాబట్టి నేను మీకు ఒక ఉదాహరణ చూపించాను మీరు మల్టిపుల్ సెక్షన్స్ ని ఉపయోగించవచ్చు మరియు మల్టిపుల్ సెక్షన్స్ మరియు మల్టిపుల్ వ్యారక్టర్ డయోడ్ను ఉపయోగించడం ద్వారా మీరు పెద్ద బ్యాండ్విడ్త్ లేదా పెద్ద పరిధి లో ట్యూనింగ్ చేయ వచ్చు కాబట్టి దానితో మనం ఫిల్టర్లను ముగించాము తరువాతి అధ్యాయం లో నా TA లలో ఒకరు వివిధ రకాల డయోడ్లపై ఉపన్యాసం ఇస్తారు తరువాత నేను తిరిగి వచ్చి అటెన్యూయేటర్స్ స్విచ్లు మరియు ఫేస్ షిఫ్టర్లు వంటి డయోడ్ల యొక్క కొన్ని అనువర్తనాల గురించి మాట్లాడుతాను కాబట్టి అప్పటి వరకు కష్టపడండి మీ జీవితాన్ని ఆస్వాదించండి మరియు మేము మిమ్మల్ని తదుపరి సారి చూస్తాము